ఇప్పుడు మనకి సర్క్యూట్ ఎలిమెంట్స్ మరియు వాటి ప్రవర్తన సంబంధాల గురించి బాగా తెలుసు కాబట్టి పెద్ద సర్క్యూట్ లతో కూడిన క్రమబద్ధమైన తరంగాలను పరిశీలిస్తాము ఉదాహరణలను చేస్తున్నప్పుడు ఇప్పటికే సర్క్యూట్లను విశ్లేషించాము మరియు కొన్ని సర్క్యూట్లకు పరిష్కారాలను కనుగొన్నాము మరియు ఇవి సర్క్యూట్ల విశ్లేషణను కలిగి ఉంటాయి కానీ ఉపయోగించిన పద్ధతులు తాత్కాలికమైనవి మరియు సాధారణ సర్క్యూట్ల కోసం ఉపయోగించడానికి సులభమైనవి కానీ పెద్ద సర్క్యూట్ల కోసం సమర్ధవంతంగా కొలవలేము కాబట్టి పెద్ద సర్క్యూట్ల కోసం క్రమబద్ధమైన విశ్లేషణ తరంగాలను కలిగి ఉండాలి మరియు అదే అధ్యయనం చేయబోతున్నాం కానీ క్రమబద్ధమైన తరంగాలను విశ్లేషించే ముందు మొదట మనం పరిష్కరించాల్సినది ఏమిటో తెలుసుకుంటాము ఇప్పుడు మనం కొన్ని సాధారణ సర్క్యూట్లు పరిశీలిద్దాం ఇప్పుడు సర్క్యూట్ యొక్క పని మనకు ముఖ్యమైనది కాదు ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది ఇప్పుడు ఈ సర్క్యూట్లో 4 నోడ్లు మరియు అనేక బ్రాంచ్ లు 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి అంటే 8 బ్రాంచ్ లు ఉన్నాయి కాబట్టి సాధారణంగా మనకు సర్క్యూట్ లో నిర్దిష్ట సంఖ్యలో నోడ్లు మరియు నిర్దిష్ట సంఖ్యలో బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి సాధారణంగా మనం N నోడ్స్ మరియు B బ్రాంచ్ తో సర్క్యూట్ కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఏమి పరిష్కరించాలని అనుకుంటున్నాము సాధారణంగా ప్రతి శాఖలో ప్రతి ఎలిమెంట్ లో కరెంటు మరియు వోల్టేజ్ కోసం పరిష్కరించాలని అనుకుంటాము ఎందుకంటే ఇప్పుడు రెండు టెర్మినల్ ఎలిమెంట్లను పరిశీలిస్తాము కానీ అదే విషయాన్ని పెద్ద సంఖ్యలో టెర్మినల్కు సాధారణీకరించవచ్చు కాబట్టి రెండు టెర్మినల్ ఎలిమెంట్స్ ఉంటే B బ్రాంచ్ లు మరియు ప్రతి బ్రాంచ్ ను రెండు టెర్మినల్ ఎలిమెంట్ గా పరిగణించవచ్చు అప్పుడు ప్రాథమికంగా B వోల్టేజీలు మరియు B కరెంటు కోసం పరిష్కరించడానికి మనకు 2 B వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు 2 B వేరియబుల్స్ B వోల్టేజీలు మరియు B కరెంట్ల కోసం పరిష్కరించాలి అంటే 2 B స్వతంత్ర సమీకరణాలు అవసరం కాబట్టి B బ్రాంచ్ తో ఒక సర్క్యూట్ కలిగి ఉంటే మరియు ప్రతి బ్రాంచ్ రెండు టెర్మినల్ ఎలిమెంట్ ని కలిగి ఉంటే మనకు 2 B స్వతంత్ర సమీకరణాలు అవసరం వాటిని సర్క్యూట్ లా నియమాల నుండి మరియు ఎలిమెంట్ల ప్రవర్తన నుండి ఎలాగైనా ఉత్పత్తి చేయాలి మరియు తరువాత వీటి కోసం సమీకరణాలు పరిష్కరిస్తే సర్క్యూట్ కు పరిష్కారం కనుగొనవచ్చు కాబట్టి సర్క్యూట్ కోసం పూర్తిగా పరిష్కరించడం అని దీని అర్థం ఇప్పుడు ఒక నియామకంలో లేదా పుస్తకాలలో ఇవ్వబడిన సమస్యలలో ప్రతిదానికీ పరిష్కరించమని అడగకపోవచ్చు అంటే 5 రెసిస్టర్లు మరియు 2 వోల్టేజ్ సోర్స్ లు ఉంటే 7 వోల్టేజీలు మరియు కరెంట్ వంటి పరిష్కారాన్ని అడగలేదు కానీ సాధారణంగా సర్క్యూట్ కోసం పరిష్కరించడం ద్వారా అని అర్థం కాబట్టి ప్రత్యేక సమస్యలలో కొంత కరెంట్ ఇతర వాటి కన్నా ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది కానీ సాధారణ పద్ధతుల ద్వారా సర్క్యూట్లో ప్రతీదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు దీన్ని ఎలా పొందాలి సర్క్యూట్ పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు ఏమిటి ప్రతి నోడ్ వద్ద కిర్ఛాఫ్ కరెంట్ చట్టం మరియు ప్రతి లూప్ చుట్టూ కిర్ఛాఫ్ వోల్టేజ్ చట్టం ఉన్నాయి మరియు చివరకు ఇది అన్ని సర్క్యూట్ ల సాధారణ లక్షణాలు చివరగా సర్క్యూట్ లోని ఎలిమెంట్ యొక్క నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉన్నాయి మరియు ప్రతి ఎలిమెంట్ కి VI సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవి సర్క్యూట్ని పరిష్కరించడానికి ఉపయోగించాలి